కాబట్టి ఇంతకుముందు మనం ఒక విలక్షణ ఉదాహరణను చూశాము మరియు చూడండి ఈ కోర్సు లో మనం చాలా ప్రాథమిక అంశాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి మరియు మేము కొన్ని సంఖ్యా సమస్యలను పరిష్కరించేటప్పుడు ఒకటి లేదా రెండు విషయాలు మీకు వదిలి పెట్టాము మేము ఎందుకు అలా చేసాము ఎందుకంటే మీరు దాని సమాధానం కోసం ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఆ సమయంలో మీరు మీ ఫోరమ్కు సరైన ప్రతిస్పందన ఇవ్వలేరు సాధ్యమైనంతవరకు మేము సమస్యలకు ముందు పొందుపరచడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము మరియు అర్థం చేసుకోవడంలో ప్రతీదీ స్పష్టంగా ఉందో లేదో చూడాలి కాబట్టి ఉదాహరణకు సర్క్యూట్ లో స్విచ్ ఎక్కువ కాలం మూసివేయబడినట్లు చూపబడింది ఎక్కువ కాలం మూసివేయబడింది అంటే ఇది స్థిరమైన స్థితికి చేరుకుంది అని అర్ధం మరియు దాని కోసం ప్రారంభ పరిస్థితిని కనుగొనవలసి వస్తే ఏమి జరిగింది మరియు t0 వద్ద దానిని తెరిచాము ఇప్పుడు t ≥ 0 కోసం v కనుగొనాలి కెపాసిటర్లో నిల్వ చేసిన ప్రారంభ శక్తిని కూడా కనుగొనాలి కాబట్టి ఈ సర్క్యూట్లో ఈ స్విచ్ను ఎక్కువసేపు మూసిఉంచారు స్విచ్ ఎక్కువ సేపు మూసివేయబడితే ఈ స్విచ్ చాలా కాలం పాటు మూసివేయబడింది మరియు ఆ సమయం t 0 వద్ద స్విచ్ ఇప్పుడే తెరవబడుతుంది లేకపోతే అది మూసివేయబడింది స్విచ్ ఎక్కువ సేపు మూసివేయబడితే DC సరఫరా కోసం కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ లాగా ఉంటుందని తెలుసు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఈ రెండు టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తాయి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అది అక్కడ లేదు మరియు దీని అర్థం 10Ω నిరోధకతలో ఏమీ ప్రవహించడం లేదు చివరకు కరెంట్ దీని ద్వారా మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా ఉన్నప్పుడు కెపాసిటర్ అంతటా వోల్టేజ్ v అనుకుంటే ఈ 20 మిల్లి ఫారెడ్ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అయి ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరగవచ్చు ఈ 30Ω మరియు ఇది 80Ω ఒక్క క్షణం ఆగండి ఇది 90Ω గా ఉంటుంది కాబట్టి కరెంట్ ఏమిటి i 20 30 90 ఉంటుంది కాబట్టి ఇది 20 వోల్ట్ ఉంది కాబట్టి 20 120 ఉంది అంటే 16 ఆంపియర్ అది కరెంట్ i అయితే అప్పుడు వోల్టేజ్ ఏమిటి ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది లేదు మరియు దీని ద్వారా కరెంట్ ప్రవహించదు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అది కెపాసిటర్ అంతటా వోల్టేజ్ అవుతుంది ఇది మూసివేయబడినప్పుడు ఎందుకంటే t 0 వద్ద స్విచ్ తెరిచి ఉంది మరియు t 0 కు ముందు మూసివేయబడింది కాబట్టి ఈ కరెంట్ i ప్రవహిస్తోంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరగవచ్చు ఈ వోల్టేజ్ 90 ఎందుకంటే దీని ద్వారా కరెంట్ ప్రవహించదు ఇది ఓపెన్ సర్క్యూట్ మరియు 90 16 15 వోల్ట్ అవుతుంది అంటే స్విచ్ చాలాకాలం పాటు మూసివేసారు కాబట్టి ఇక్కడ ఆ సమయంలో ఈ కెపాసిటర్ అంతటా వోల్టేజ్ కేవలం 15 వోల్ట్ ఉంది కాబట్టి ప్రతీదీ అక్కడ ఇవ్వబడింది అందువలన సర్క్యూట్ ని గమనించినట్లైతే స్విచ్ మూసి ఉన్నప్పుడు ఇది సమానమైన సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇది ప్రారంభ పరిస్థితి అందుకే దీనిని vC అని వ్రాసాము కాబట్టి దీని ద్వారా కరెంట్ నేను చెప్పాను ఇది 20 తెరిచి ఉంది 10Ω నిరోధకత ద్వారా కరెంట్ ప్రవహించదు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి i దీని ద్వారా ప్రవహిస్తుంది అది 16 ఆంపియర్ అని చూపించాను ఆపై vC 90 1 6 ఉంటుంది అందుకే ఇది 15 వోల్ట్ కాబట్టి ప్రారంభ వోల్టేజ్ 15 వోల్ట్ ఇప్పుడు t 0 ఉన్నప్పుడు స్విచ్ తెరిచి ఉంటుంది మరియు సమానమైన RC సర్క్యూట్ స్విచ్ తెరిచి ఉన్నప్పుడు అనగా ఈ భాగం t 0 ఉన్నప్పుడు ఉండదు t 0 లో స్విచ్ తెరిచి ఉంటే ఈ భాగం పోయింది కాబట్టి ఈ భాగం మాత్రమే ఉంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో ఇది సమానమైన సర్క్యూట్ ఈ 10Ω మరియు 90Ω సిరీస్లో ఉన్నాయి ఇది 20 మిల్లి ఫారెడ్ మరియు ప్రారంభంలో కెపాసిటర్ 15 వోల్ట్ వద్ద ఛార్జ్ చేయబడి ఉంది అని చూసాము కాబట్టి t 0 ఉన్నప్పుడు Req 10 90 100Ω కు సమానంగా ఉంటుంది మరియు సమయ స్థిరాంకం CReq అంటే ReqC Req 100 Ω మరియు C 20 మిల్లి ఫారెడ్ కాబట్టి 100 20 10 3 ఫారెడ్ 𝝉 2 సెకన్లు t ≥ 0 ఉన్నప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ v V0 e t𝝉 కాబట్టి v0 vC 15 వోల్ట్ పొందాము కాబట్టి V0 vC 15 వోల్ట్ ఇది 15 మరియు 𝝉 2 సెకన్లు కాబట్టి అది 15 e t 𝝉కాబట్టి 15 e 0 5 t మరియు wC కెపాసిటర్ లో నిల్వ ఉన్న ప్రారంభ శక్తి కాబట్టి 12 CV02 C 20 10 3 ఫారెడ్ మరియు V02 కాబట్టి 15 2 కాబట్టి ఇది 2 25 జౌల్ ఉంటుంది కాబట్టి తదుపరిది సోర్స్ లేని RL సర్క్యూట్ ఇప్పుడు వరకు మనము సోర్స్ లేని RC సర్క్యూట్ ని చూసాము ఇప్పుడు సోర్స్ లేని RL సర్క్యూట్ ని చూస్తాము కాబట్టి విషయం అదే విధంగా ఉంటుంది ఇది ప్రేరకం వలే ఉంటుంది కాబట్టి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ చిత్రం 12 ఒక నిరోధకము మరియు ప్రేరకం యొక్క సిరీస్ సంధానాన్ని చూపుతుంది ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే సర్క్యూట్ ప్రతిస్పందన పొందడం ఇది సహజ స్పందన అవుతుంది ఎందుకంటే ఇది ఒక సోర్స్ లేని సర్క్యూట్ ఇందులో ప్రేరకం ద్వారా కరెంట్ ని i అని భావించవచ్చు కాబట్టి ఇది సాధారణ సర్క్యూట్ ఇది ప్రేరకం మరియు ఇది నిరోధకం మరియు ఇది కరెంట్ i మరియు ఇది కరెంటు తీసుకుంటుంది అది ఇక్కడ కూడా అది నేనేమంటానంటే కరెంట్ ఈ విధంగా కదులుతున్నప్పుడు ఇది కరెంట్ i ఈ vR విషయంలో మనము నిష్క్రియాత్మక సంకేత సంప్రదాయాన్ని తీసుకున్నాము కాబట్టి ఇది ఒక సోర్స్ లేని RL సర్క్యూట్ ఇప్పుడు ఈ వలయం లో KVL వర్తింపజేస్తే ఇది v R v L 0 ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఇంతకుముందు చర్చించబడినవి ప్రతిదీ ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి v R v L 0 కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి t 0 సమయంలో ప్రేరకం లో ప్రారంభ కరెంట్ I0 అని అనుకుంటాము కాబట్టి I0 లేదా i0 అని వ్రాయవచ్చు t 0 వద్ద నేను అన్ని సమయాలలో దీనిని i అనే వ్రాస్తున్నాను బహుశా i అని రాయడం లేదు కానీ వాస్తవానికి ఈ కరెంట్ i కాబట్టి ప్రారంభ కరెంట్ I0 అని భావించవచ్చు కాబట్టి I0 ఇది ప్రారంభ పరిస్థితి కాబట్టి ప్రేరకానికి ఇలాంటి ప్రారంభ కరెంట్ ఉందని మనము అనుకుందాము కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి మరియు ప్రేరకం లో నిల్వ చేయబడిన సంబంధిత ప్రారంభ శక్తిఎనర్జీ W 12Li2 కాబట్టి ఇది సమీకరణం కాబట్టి సమీకరణ సంఖ్యలు మీకు అర్థమయ్యేలా ఇవ్వబడ్డాయి కాబట్టి వలయం లో KVL ను వర్తింపజేస్తే vL vR 0 వస్తుందని నేను చెప్పాను ఆ సర్క్యూట్లో ఇక్కడ v L vR 0 కానీ vL L di dt మరియు v R I R అని మనకు తెలుసు కాబట్టి సర్క్యూట్ ని గమనించినట్లైతే ఇక్కడ vL L di dt మరియు v R I R ఉంటుంది అంటే L di dt i R 0 అంటే di dt R L i 0 లేదా di i R L dt అవుతుంది కాబట్టి రెండు వైపులా సమాకలనం చేయండి కాబట్టి i నిజానికి ప్రారంభ కరెంట్ I0 నుండి కొంత సమయం t వద్ద i వరకు మారుతూ ఉంటే కాబట్టి iidii 0t R L dt కాబట్టి t 0 వద్ద ప్రారంభ కరెంట్ I0 మరియు ఇక్కడ ఇది ఉంది ఇందులో ఏ గందరగోళం ఉండకూడదు ఈ పరిమితి నేను I0 అని వ్రాసాను కానీ అది i ఉండాలి మరియు i I0 అని చెప్పాను కాబట్టి i మంచిది మరియు కుడి చేతి వైపు 0t RL dt ఇప్పుడు సమాకలనం చేద్దాం నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇప్పుడు సమాకలనం చేస్తే అది ln i I0 ఉంటుంది ఇది i నిజానికి ఈ i I0 కాబట్టి ఇది i I0 R L t అంటే ఇది i I0 e R t L ఉంటుంది ఇది సమీకరణం 6 23 ఇది 6 వ అధ్యాయం కాబట్టి ఇప్పుడు సమీకరణం 23 RL సర్క్యూట్ యొక్క సహజ ప్రతిస్పందన ని సూచిస్తుంది ఇది కరెంట్ యొక్క ఘాతాంక క్షయం ఇక్కడ i యొక్క ప్లాట్ ఉంది ఇది t 0 ఉన్నప్పుడు i ఈ ప్రారంభ విలువ I0 మరియు అది క్షీణిస్తోంది మరియు అది I0 e R t L I0 e t 𝝉 కాబట్టి 𝝉 LR సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం కాబట్టి RL సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం LR అవుతుంది కెపాసిటర్ లో అయితే అది RC అవుతుంది కాబట్టి ఇది ప్లాట్ i I0 e t 𝝉 అని నేను వివరించాను కాబట్టి నిరోధకం వోల్టేజ్ vR i R ఇది మీ i మరియు ఇది R కాబట్టి దీనిని ప్రతిక్షేపిస్తే ఇక్కడ అది I0R e t 𝝉 ఉంటుంది ఇది సమీకరణం 25 ఇప్పుడు ఏ సమయంలో నైనా నిరోధకం ద్వారా వెదజల్లే శక్తి p vR i అవుతుంది ఇక్కడ vR I0R e t 𝝉 మరియు i I0 e t 𝝉 కాబట్టి p I0 2 R e 2 t 𝝉 ఇది సమీకరణం 26 ఇప్పుడు ఏ సమయంలో నైనా నిరోధకంలో గ్రహించబడిన శక్తి WR 0tp dt కాబట్టి మరియు p యొక్క వ్యక్తీకరణ సమీకరణం 26 నుండి ఇక్కడ ప్రతిక్షేపిస్తే 0tI0 2 R e 2t 𝝉 dt దీనిని సరళీకృతం చేస్తే wR 12 L I0 2 1 e 2 t 𝝉 వస్తుంది ఇది సమీకరణం 27 కాబట్టి t ∞ వద్ద wR ∞ 12 L I0 2 w ఉంటుంది అని మొదట్లో కూడా చూపబడింది మొదట ప్రేరకంలో నిల్వ చేసిన శక్తి 12 L I0 2 చివరికి నిరోధకంలో వెదజల్లుతుంది కాబట్టి ఈ విషయాలు చాలా సరళంగా అర్ధమవుతాయని ఆశిస్తాను కాబట్టి ఇప్పుడు తదుపరి ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ చిత్రంలో i మరియు iy ఖచ్చితంగా తెలుసుకొనండి i 1 ఆంపియర్ అని ఇవ్వబడినది కాబట్టి ఇది సర్క్యూట్ ఇక్కడ ఒక ఆధారిత వోల్టేజ్ సోర్స్ 3i ఉంది టెర్మినల్ ధ్రువణత గుర్తించబడింది కాబట్టి ప్రారంభ పరిస్థితి ఇవ్వబడినది ఇది i మరియు ఇది iy i మరియు iy కనుగొనాలి i 1 ఆంపియర్ అని ఇవ్వబడినది కాబట్టి ఈ విషయం ముందు నేను ఇలా చేస్తే ఏమి చేయగలను కాబట్టి ఇది ఒక వలయం ఇది మరొక వలయం ఈ కరెంట్ i1 మరియు ఈ కరెంట్ i2 కాబట్టి KVL వర్తింపజేసి మరియు తదనుగుణంగా వాటిని పరిష్కరించాలి కాబట్టి ఈ సందర్భంలో నేను తీసుకున్నది మరియు అసలు సర్క్యూట్ ఇది మునుపటి సర్క్యూట్లో ఇది నా i అని ఇవ్వబడింది మరియు ఇది వాస్తవానికి iy అని ఇవ్వబడింది కాబట్టి ప్రాథమికంగా మనం లూప్ తీసుకునే విధానం అది నిజానికి i i 1 లేదా i 1 i మరియు iy అనేది 2Ω నిరోధకం లో ప్రవహించే కరెంట్ ఈ దిశలో ఈ విధంగా ప్రవహిస్తూ ఉంది కాబట్టి iy ఈ దిశలో మనం తీసుకుంటున్నాము కాబట్టి i2 i1 ఎందుకంటే ఈ i2 ఇలా వెళుతుంది మరియు ఈ i1 ఇలా ఉంటుంది కాబట్టి దీని ఫలితంగా i2 i1 ఇలా ఉంటుంది మరియు iy ప్రాథమికంగా i2 i1 మరియు i1 i కాబట్టి అది iy i2 i కాబట్టి అన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి కానీ కేవలం అర్థం అవుతుందని నేను ఇక్కడ రాస్తున్నాను కాబట్టి తదుపరి ఇక్కడ చూస్తే మొదట ఇక్కడ KVL వర్తింపజేస్తే మనకు ఏమేమి ఇవ్వబడినాయి i1 i మరియు iy i2 i1 i 2 i కాబట్టి ఇక్కడ ఈ వలయం లో KVL వర్తింపజేస్తే అప్పుడు ఇది 0 5 హెన్రీ ఇచ్చి ఉన్నారు కాబట్టి L di1 dt కాబట్టి ఇది 0 5 d i 1 dt అప్పుడు మనం ఈ విధంగా కదులుతున్నాం మనం ఇక్కడ సవ్యదిశలో కదులుతున్నాము కాబట్టి ఇది 2 ఇలా కదులుతోంది ఎందుకంటే i 1 పైకి ప్రవహిస్తుంది మరియు i 2 క్రిందికి ప్రవహిస్తుంది కాబట్టి ఫలితంగా పైకి కాబట్టి 2 0 లేదా రెండు వైపులా రెండు తో గుణించండి అప్పుడు d i 1 dt 4 i 1 4 i 2 0 ఇది లభిస్తుంది ఇది సమీకరణం 3 అని ఇవ్వబడింది ఇప్పుడు అదేవిధంగా రెండవ లూప్ ని తీసుకుంటే అప్పుడు అది 4 i 2 2 3 i 0 ఉంటుంది ఎందుకంటే ఆధారిత వోల్టేజ్ సోర్స్ 3 i ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది అది ప్రాథమికంగా 6i 2 2i 1 3i 0 అవుతుంది దీనిని నేను ఇక్కడ వ్రాశాను రెండవ లూప్ కొరకు ఇది 6 i 2 2 i 1 3 i 0 ఇది సమీకరణం 4 ఇప్పుడు I i1 అందువలన ఇక్కడ 6i2 2i1 3i1 0 అంటే i2 5 6i1 ఇది సమీకరణం 5 ఇప్పుడు సమీకరణం 3 మరియు సమీకరణం 5 నుండి i2 5 6 i1 దీనిని నేను సమీకరణం 3 లో ఉంచితే అప్పుడు di1 dt 23 i1 0 పొందుతాము కనుక ఇది సమీకరణం 6 ఇప్పుడు i 1 i అని తెలుసు కాబట్టి di dt 2 3 i లేదా di i 23 dt ఇప్పుడు రెండు వైపులా సమాకలనం చేస్తే t 0 వద్ద కరెంట్ i మరియు t t వద్ద కరెంట్ i iidi i 2 3 0t t dt అంటే t 0 ఉన్నప్పుడు i i e 2t 3 పొందుతాము ఇంతకుముందు ఈ రకమైన సమాకలనం చూశాము కాబట్టి నేరుగా మనం వ్రాస్తున్నాము ఇప్పుడు మొదట్లో i 1 ఆంపియర్ అని ఇవ్వబడింది కనుక ఇది i e 2t 3 ఎందుకంటే i ప్రారంభ విలువ 1 ఆంపియర్ అని ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ i 1 కాబట్టి ఇది e 2 t 3 ఉంటుంది ఇప్పుడు ప్రేరకం అంతటా వోల్టేజ్ v L di dt L 0 5 హెన్రీ ఉంది మరియు కరెంట్ యొక్క అవకలనం తీసుకోవాలి ఇది d i dt కాబట్టి అలా చేస్తే ఇది 0 5 2 3 e 2 t 3 ఉంటుంది కాబట్టి v 1 3 e 2 t 3 వోల్ట్ అవుతుంది ప్రేరకం మరియు 2Ω నిరోధకం సమాంతరంగా ఉన్నందున నా ఉద్దేశ్యం ఏమిటంటే మనకు v లభించింది కానీ సర్క్యూట్కు వచ్చి చూడండి కాబట్టి మనకు లభించిన ఈ వోల్టేజ్ ప్రేరకం వద్ద వోల్టేజ్ v అని అనుకుందాము ఇది వోల్టేజ్ v కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి 2Ω నిరోధకత మరియు 0 5 ప్రేరకం రెండూ సమాంతరంగా ఉన్నాయి మరియు ఈ వోల్టేజ్ v ఉంది కాబట్టి దాని అర్థం Iy 2Ω నిరోధకం అంతటా ఇదే వోల్టేజ్ ఉంటుంది కనుక ఇది V ఈ 2Ω నిరోధకత కాబట్టి ఇది వాస్తవానికి కరెంట్ iy v 2 ఎందుకంటే ఈ 2Ω నిరోధకత ఇక్కడ ఉంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తీకరణకు వెళ్దాం కాబట్టి ఇక్కడ ఇది iy v 2 ఆ 2 ఏమిటంటే 2Ω నిరోధకత కాబట్టి 2Ω నిరోధకం లో ప్రవహించే కరెంట్ iy కాబట్టి ఈ వ్యక్తీకరణ లో v 1 3 e 2t 3 ప్రతిక్షేపిస్తే నిజంగా ఇది సమయం యొక్క ఫంక్షన్ కానీ నిజానికి నేను అన్ని సమయాల్లో రాయడం లేదు కానీ అది మీకు అది అర్ధమవుతుంది అని ఆశిస్తున్నాను కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి దీనర్థం ఏమిటంటే ఈ సందర్భంలో iy 16 e 2t 3 ఆంపియర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రేరకం కరెంట్ను ఎంచుకున్నామని గమనించండి ప్రేరకం కరెంట్ తక్షణమే మారలేదనే ఆలోచన యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రేరకం కరెంట్ను ప్రతిస్పందనగా ఎంచుకోండి స్విచ్ తెరిచే లేదా మూసివేసే సమయంలో కొంచెం ఎక్కువ చూస్తారు t 0 లేదా t 0 కాబట్టి దీనిని మనం తరువాత చూస్తాము కానీ ప్రేరకం కరెంట్ తక్షణమే మారదు అనే ఆలోచన యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రతిస్పందనగా ప్రేరకం కరెంట్ ఇది కాబట్టి ఇది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ చిత్రం 16 లోని సర్క్యూట్ లో చూపబడిన స్విచ్ t0 వద్ద తెరవడానికి ముందు చాలా సమయం పాటు మూసి ఉంచబడింది అయితే ఖచ్చితంగా వాటిని కనుగొనండి a iL b i మరియు c v ఈ మూడు విషయాలు తెలుసుకోవాలి మరియు నాల్గవది 1Ω నిరోధకంలో వెదజల్లుతున్న 0 2 హెన్రీ ప్రేరకంలో నిల్వ చేసిన మొత్తం శక్తి శాతం కాబట్టి ఈ సర్క్యూట్ లో t 0 వద్ద తెరవడానికి ముందు సర్క్యూట్ లో స్విచ్ చాలా కాలం మూసివేయబడింది కాబట్టి నిజానికి మొదట ఈ సర్క్యూట్ చాలా కాలం మూసివేసారు అంటే ఈ సర్క్యూట్ ప్రారంభంలో చాలా కాలం మూసివేయబడింది మరియు t 0 వద్ద అది తెరిచి ఉంది కాబట్టి సర్క్యూట్ ప్రారంభంలో చాలా కాలం పాటు మూసివేయబడినందున మరియు ఆ సమయంలో ప్రేరకం ఎలా ప్రవర్తిస్తుంది కాబట్టి DC కి కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుందని చూసాం మరియు ప్రేరకం షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ స్విచ్ కాలం మూసి ఉన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే సమానమైన సర్క్యూట్ ఎలా ఉందో చూడండి కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఏం జరగవచ్చు నేను ఆ సమానమైన సర్క్యూట్ ఇవ్వటం లేదు నేను మీకోసం గీయాలి కాబట్టి స్విచ్ చాలా కాలం నుండి మూసివేయబడింది మరియు అందువల్ల t 0 వద్ద ప్రేరకం అంతటా వోల్టేజ్ 0 గా ఉండాలి ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది మరియు అందువల్ల ప్రారంభంలో ప్రేరకంలో కరెంట్ t 0 వద్ద 2 ఆంపియర్ అంటే iL 2 ఆంపియర్ అంటే నిజానికి అది చాలా కాలం నుండి మూసివేయబడింది కాబట్టి ప్రేరకం నిజానికి షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ 2 ఆంపియర్ కరెంట్ ఈ ప్రేరకం ద్వారా ప్రవహిస్తుంది iL ప్రారంభంలో 2 ఆంపియర్ ఉంటుంది ఇది ఎందుకంటే స్విచ్ చాలా కాలం నుండి మూసివేయబడింది తరువాత అది తెరవబడింది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయినందున ఇది పనికిరాదు ఇది కేవలం ఈ షార్ట్ సర్క్యూట్ మార్గాన్ని తీసుకుంటుంది ఎందుకంటే ప్రత్యేకంగా ఇది షార్ట్ సర్క్యూట్ వలె ఆదర్శంగా ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి ఇది iL 2 ఆంపియర్ ప్రారంభ కరెంట్ ను ఇస్తుంది కాబట్టి ప్రేరకం ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో కాబట్టి అదే అర్థం వచ్చేలా ఇక్కడ వ్రాయబడింది దీనిని చదవండి ఎందుకంటే ప్రేరకంలో కరెంట్ యొక్క తక్షణ మార్పు జరగదు కాబట్టి ఇప్పుడు స్విచ్ తెరిచి నందున మేము Req ను లెక్కిస్తాము ఈ స్విచ్ తెరిచి ఉన్నప్పుడు ఇది ఉండదు ఈ సర్క్యూట్ లో ఇది ఉండదు కానీ ప్రేరకంలో ప్రారంభ కరెంట్ iL 2 ఆంపియర్ అని తెలుసు కాబట్టి ఇది తెరిచి ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏమి జరగవచ్చు 1 Ω మరియు 4 Ω అవి సమాంతరంగా ఉన్నాయి అంటే వాటి సమానమైన నిరోధకం 1 4 1 4 0 8 Ω ఉంటుంది మరియు ఈ 0 2 Ω నిరోధకం సిరీస్లో ఉన్నందువలన 0 2 0 8 సమాన నిరోధకత 1 Ω అవుతుంది ఆ సందర్భంలో సర్క్యూట్ యొక్క సమయం స్థిరాంకం 𝝉 LR ఉంటుంది 2 హెన్రీ మరియు ఇది R కాబట్టి ఇది 0 2 సెకన్లు అవుతుంది ఇప్పుడు మరో విషయం ఇక్కడ కరెంట్ యొక్క దిశను చూడండి ఈ 4Ω నిరోధకంలో ప్రవహించే కరెంట్ ను i అని తీసుకున్నాము కాబట్టి మొదట మేము కరెంట్ యొక్క దిశను తెలుసుకోవాలి ఇక్కడ iL క్రిందికి ఉంది కాబట్టి సమానమైనది తీసుకున్నప్పుడు నన్ను దాని ద్వారా వెళ్లనివ్వండి అందువలన 𝝉 విలువ Req 1 Ω అని చెప్పాను కాబట్టి 𝝉 0 2 సెకన్లు కాబట్టి ప్రేరకం కరెంట్ యొక్క వ్యక్తీకరణ il iL e t𝝉 అని మనకు తెలుసు మరియు i iL 2 ఆంపియర్ అని మనము చూసాము కాబట్టి ఇది 0 2 సెకన్లు కాబట్టి t 𝝉 t 0 2 సెకన్లు 5t అవుతుంది కాబట్టి t 0 ఉన్నప్పుడు ఇది 2e 5t ఆంపియర్ అవుతుంది ఇప్పుడు 4 Ω నిరోధకం ద్వారా కరెంట్ i ని సులభంగా పొందవచ్చు ఇది iL యొక్క కరెంట్ విభజన ప్రకారం i iL 1 1 4 అవుతుంది కాబట్టి ఈ 1 Ω మరియు 4 Ω అవి సమాంతరంగా ఉన్నాయి కానీ ఈ కరెంట్ i ఈ 4Ω నిరోధకత ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కరెంట్ విభజన ప్రకారం ఇక్కడ గమనించినట్లైతే సర్క్యూట్ యొక్క ఈ భాగం ఉండదు మరియు ఇది iL కరెంట్ మరియు ఇది i ఈ విధంగా వస్తుంది కాబట్టి కరెంట్ విభజన ప్రకారం ఇక్కడ i ఉంటుంది ఈ i t పరంగా ఉంచితే పట్టింపు లేదు ఈ కరెంట్ i 1 1 4 iL ఉంటుంది కాబట్టి ఈ గుర్తు మనం తీసుకున్న దిశ కారణంగా తీసుకోబడింది కాబట్టి ఆ సందర్భంలో వాస్తవానికి ఈ రెండు విషయాలు ఒకవేళ సర్క్యూట్ ఇలా గీస్తే 0 2 హెన్రీ మరియు ఇది సమానమైన నిరోధకం 1 Ω ఉంది మరియు ఇది iL ఈ iL కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఈ సమాంతర సమానమైనది 1 Ω ఉంది ఆ సర్క్యూట్ నేను గీయలేదు కానీ ఇది 0 2 హెన్రీ మరియు iL ఇలా తీసుకున్నాను అని చూపిస్తున్నాను కాబట్టి మేము ఈ iL తెలుసుకోగలిగాము కానీ కరెంట్ విభజన ఉంది కాబట్టి 4 Ω నిరోధకం లో కరెంట్ యొక్క దిశ ఈ విధంగా ఇవ్వబడుతుంది కాబట్టి అది గుర్తు అవుతుంది అందుకే ఇది i iL 1 1 4 1 5 iL కాబట్టి ఇది 2 5 e 5 t అవుతుంది ఇది కరెంట్ విభజన 4 Ω మరియు 1 Ω సమాంతరంగా ఉన్నాయి కాబట్టి 4 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ 1 1 4 1 5 కాబట్టి 15 iL ఉంటుంది ఎందుకంటే i అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో i ప్రాథమికంగా 2 5 e 5 t ఎందుకంటే iL 2 e 5 t కాబట్టి t 0 ఉన్నప్పుడు i 0 4 e 5 t ఆంపియర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు v 4i ఎందుకంటే 4 Ω నిరోధకత ఉంది కాబట్టి 4 Ω నిరోధకత అంతటా వోల్టేజ్ v 4 i కాబట్టి 4 0 4 e 5 t కాబట్టి t 0 ఉన్నప్పుడు v 1 6 e 5 t వోల్ట్ ఇప్పుడు తదుపరి 1 Ω నిరోధకంలో వెదజల్లే శక్తి p v 2 R కాబట్టి R 1 Ω ఉంది కాబట్టి అది 2 56 1 v 2 అంటే 1 56 మరియు 2 ఇది e 10 t కాబట్టి t 0 ఉన్నప్పుడు 2 56 e 10 t వాట్ అవుతుంది కాబట్టి 1 Ω రెసిస్టర్లో వెదజల్లుతున్న మొత్తం శక్తి ఏమిటంటే w 02 56 e 10 t dt సమాకలనం చేస్తే 0 256 జౌల్ పొందుతాము కాబట్టి 0 5 Ω లో క్షమించండి 0 5 హెన్రీ ప్రేరకంలో నిల్వ చేయబడిన ప్రారంభ శక్తి 12 L iL 2 కాబట్టి 12 L 0 2 హెన్రీ ఉంది iL ప్రారంభ విలువ 2 ఆంపియర్ ఉంది కాబట్టి 2 2 దీని విలువ 0 4 జౌల్ అవుతుంది అందువలన 1 Ω నిరోధకం వెదజల్లే శక్తి యొక్క శాతం అంటే నిరోధకంలో వెదజల్లే శక్తి 0 256 మరియు ప్రారంభంలో నిల్వ ఉన్న శక్తి 0 4 జౌల్ కాబట్టి 0 4 100 అంటే 64 శాతం కాబట్టి ఇది ఒక విలక్షణమైన ఉదాహరణ సర్క్యూట్ వైపు చూసి ఆందోళన చెందడానికి ఏమీ లేదు స్విచ్ ప్రాథమికంగా మూసి ఉంది స్విచ్ తెరవబడి ఉన్నప్పుడు ప్రారంభ పరిస్థితి తదనుగుణంగా ఏమిటో కనుగొనేందుకు పరిష్కరించండి గుర్తు లేదా గుర్తు ను చూడండి దానికి అనుగుణంగా ప్రస్తుత దిశ ఉంటుంది గుర్తు లేదా గుర్తు లో ఏదైనా తప్పు జరిగి ఉంటే తరువాత విధానం సంఖ్యా విలువ అదే ఉంటుంది కానీ గుర్తు సమస్యను సృష్టిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయాలు అన్నీ అంటే వోల్టేజ్ 1 Ω నిరోధకంలో నిల్వ ఉన్న శక్తి మరియు నిల్వ ఉన్న మొత్తం శక్తి శాతం ప్రతీదీ ఈ సమస్య లో ప్రస్తావించబడినవి